జనాభా ఆధారిత పద్ధతులు II జినేటిక్ అల్గోరిథంలు మరియు మేము TSP ని పరిష్కరించడానికి జినేటిక్ అల్గోరిథం లను చూడాలనుకుంటున్నాము కాబట్టి ట్రావెలింగ్ సేల్స్ మెన్ సమస్య TSP యొక్క సమస్య మీకు హామిల్టోనియన్ చక్రంలో ఉంది దీనిలో మీరు ప్రతి నగరాన్ని సరిగ్గా ఒకసారి సందర్శించి అసలు నగరానికి తిరిగి వస్తాయి ఉదాహరణకు మీకు 9 నగరాలు ఉంటే మరియు మీకు రీప్రెజెంటేషన్ ఉంటే ఇది ఇలా ఉంటుంది మీరు 2 తో ప్రారంభించండి మరియు మీరు 4 కి వెళ్లి 5 కి వెళతారు మరియు 6 కి వెళతారు మరియు మీరు 9 కి 3 కి వెళ్లండి 1 నుండి 7 మరియు 8 వరకు ఇది ఒక పర్యటన కావచ్చు మరియు నేను జినేటిక్ అల్గోరిథం లు చేస్తున్నాను కాబట్టి 2 టూర్స్ ఉదాహరణలలో నేను ఒక టూర్ తీసుకోవాలనుకుంటున్నాను మరియు నేను దాని నుండి క్రొత్తదాన్ని ఎలా సృష్టించగలను అని చూడటానికి ప్రయత్నిస్తున్నాను నేను తీసుకున్న మరొక ఉదాహరణ 3 నుండి 7 నుండి 1 నుండి 9 నుండి 4 నుండి 2 నుండి 5 నుండి 6 నుండి 8 వరకు తీసుకుందాం ఇది P2 కావచ్చు నేను ఈ సమస్యను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ TSP సమస్యకు ఆపరేటర్లను పరికరం దాటడం మీకు ఎలా తెలుసు ఎందుకంటే మీరు ఇక్కడ ఒకే పాయింట్ లేదా మల్టీ పాయింట్ క్రాస్ చేయలేరు ఆ సాధారణ కారణం వల్ల మనకు ఇక్కడ క్రాస్ ఓవర్ ఉందని అనుకుందాం ఏదో ఒక సమయంలో P1 2 4 5 6 4 ఇప్పుడు నేను 4 కి తిరిగి రాగలిగాను అంటే నేను ఇంతకు ముందు లూప్ను మూసివేసాను అందువల్ల నేను అలాంటి సాధారణ పనిని చేయలేను మనం 2 ప్రశ్నల వద్ద చూడాలనుకుంటున్నాము ఒకటి ఈ రీప్రెజెంటేషన్ ఇవ్వబడింది మరియు ఈ ప్రాతినిధ్యాన్ని పాత్ రీ ప్రెజెంటేషన్ అంటారు ఎందుకంటే పాత్ చేత తిరిగి సూచించబడినవన్నీ చెప్పబడితే మరియు పాత్లోని చివరి నగరం నుండి మీరు మొదటి నగరానికి తిరిగి వస్తారని సూచిస్తుంది మీరు 2 4 5 6 9 3 1 7 8 తో ప్రారంభించి 2 కి తిరిగి రండి నేను దీన్ని కొంత మొత్తంలో తిప్పినట్లయితే అది అదే పర్యటనలోకి జారిపోతుంది మనం అడగదలిచిన 2 ప్రశ్నలు ఏమిటంటే ఏ రీప్రెజెంటేషన్ ఎంచుకోవాలి మరియు రెండవది పరికరానికి క్రాస్ ఓవర్ ఫంక్షన్ ఆ టూర్ కోసం TSP సమస్య ఇది చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉందని మేము చెప్పాము ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్ అప్లికేషన్లను కూడా అంచనా వేసింది మరియు ప్రజలు TSP సమస్యకు మంచి పరిష్కారాలను పొందాలనుకుంటున్నారు ఎవాల్యుయేషన్ ఫంక్షన్ అంటే ఏమిటి ఇది ఒక సాధారణ ఫంక్షన్ ఈ సందర్భంలో ఒక టూర్ ఇచ్చినట్లయితే మీరు కాస్ట్ కు రావచ్చు మీరు ఎవాల్యుయేషన్ ఫంక్షన్ను ఉపయోగించవచ్చు ఇది మినిమైజేషన్ ప్రాబ్లెమ్ అని గుర్తుంచుకోండి మీరు మొత్తం కాస్ట్ ను తగ్గించాలనుకుంటున్నారు కాబట్టి మీరు సంభావ్యతతో పని చేయాలి ఇవి సమర్థవంతమైన పద్ధతిలో ఎంపికకు సహాయపడతాయి ఇవి కాస్ట్ కు విలోమానుపాతంలో ఉంటాయి సమస్యను పరిష్కరించడం ఎంత సులభం చాలా తరచుగా మీరు ప్రాతినిధ్యాన్ని కనుగొనవచ్చు మరియు ఇది అన్ని సమస్యలను చాలా త్వరగా పరిష్కరించడానికి సహాయపడుతుంది కాబట్టి నేను మీతో ఒక చిన్న ఆటను ప్రయత్నిస్తాను ఇది మీకు బాగా తెలుసు ఆట ఏమిటంటే మీరు మరియు నేను ఈ ఆట ఆడుదాం మరియు ఈ 9 నగరాలను మా మధ్య విభజించాలి మరియు మేము నగరాల వారీగా ఎన్నుకుంటాము కాబట్టి కాస్ట్ ను మరచిపోండి టూర్ కాస్ట్ ఇక్కడ ఏమీ లేదు ఇది వేరే ఆట మరియు ఈ ఆట క్రింది విధంగా ఉంది మీరు ఒక నగరాన్ని ఎన్నుకోండి మరియు నేను నగరాన్ని ఎన్నుకుంటాను అప్పుడు మీరు ఒక నగరాన్ని ఎన్నుకోండి మరియు నేను ఒక నగరాన్ని ఎన్నుకుంటాను 3 నగరాలను సరిగ్గా ఎంచుకున్న మొదటి వ్యక్తి ఇక్కడ 15 వరకు జోడించండి ఇక్కడ గెలవడానికి కాబట్టి మీ కాస్ట్ తో ఏమీ లేదు నగర లేబుల్లతో జోడించు మరియు లేబుల్లు 1 నుండి 9 వరకు ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆటను ఎలా ఆడతారు నేను ఒక లేబుల్ని ఎన్నుకుంటానని చెప్పనివ్వండి మీరు ఏదో ఎంచుకోండి నేను 5 ని ఎన్నుకుంటాను మేము నా ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తాము కాబట్టి మీరు 8 అంటే ఏమిటి నేను 4 ని ఎంచుకుంటాను మీరు 8 మరియు 7 ని ఎంచుకున్నారు మరియు నేను 5 మరియు 4 ని ఎంచుకున్నాను విద్యార్థి మేము మళ్ళీ ప్రారంభిస్తాము ఏదైనా 3 నగరాలను నేను ఎంచుకోవాలి ఇది సరైనదేనా విద్యార్థి నేను 4 తో ప్రారంభిస్తాను ప్రొఫెసర్ నేను 6 ని ఎంచుకుంటాను ప్రొఫెసర్ నేను 2 ని ఎంచుకుంటాను ప్రొఫెసర్ నేను ఇప్పటికే 6 ని ఎంచుకున్నాను విద్యార్థి నేను 5 ని ఎంచుకున్నాను ప్రొఫెసర్ మీరు 4 ని ఎన్నుకోండి నేను 6 ఎంచుకుంటాను 5 ఏదైనా 5 ఎంచుకోండి విద్యార్థి సంఖ్య 5 కాదు 5 విద్యార్థి 8 ని ఎంచుకున్నాను ప్రొఫెసర్ మీరు 8 ని ఎన్నుకోండి అప్పుడు మీరు నన్ను 3 ని ఎన్నుకోమని బలవంతం చేస్తారు ఏదేమైనా పాయింట్ ఏమిటంటే మేము ఈ ఆటతో మొత్తం తరగతిని గడపలేము కానీ చర్చించండి మీరు ఎలాంటి రీజనింగ్ చేస్తున్నారో నాకు తెలియదు కాని రకమైన రీజనింగ్ నేను చేస్తున్నది ఈ సంఖ్య ద్వారా చూపబడింది నేను ఈ పట్టికను సృష్టించాను మీరు దీన్ని గుర్తించారా లో ఇది ఒక మేజిక్ స్క్వేర్ ఇక్కడ ఇది మొత్తం 15 మరియు నేను ఏమి చేస్తున్నాను నేను క్రాస్ మరియు నోడ్స్ ఆడుతున్నాను మీరు ఏ ఆట ఆడుతున్నారో నాకు తెలియదు గమనించవలసిన విషయం పాయింట్ ఏమిటంటే ఒక రీప్రెజెంటేషన్ తరచుగా సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని మ్యాపింగ్కు సంబంధించిన జ్ఞానం ఉంటే మీరు రీప్రెజెంటేషన్ తో సృష్టించవచ్చు కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యాన్ని కూడా పరిశీలిస్తాము ఆదర్శంగా మేము ఒక రీప్రెజెంటేషన్ కలిగి ఉండాలనుకుంటున్నాము దీనిలో నేను TSP కోసం సింగిల్ పాయింట్ క్రాస్ ఓవర్ చేయగలను కానీ ఇది అలాంటిది కాదు మరియు ఒక రీప్రెజెంటేషన్ ఉంది దీనిలో మనం సింగిల్ పాయింట్ క్రాస్ ఓవర్ చేయవచ్చు కాని తరువాత వస్తుంది కాబట్టి ప్రజలు ప్రయత్నించిన వివిధ క్రాస్ ఓవర్లను చూద్దాం TSP మరియు జినేటిక్ అల్గోరిథం లతో పని చేస్తుంది మరియు మీరు వెబ్ను చూస్తే వాటిలో చాలా ప్రసిద్ధమైనవి కనిపిస్తాయి ఇప్పుడు క్రాస్ ఓవర్లను రూపొందించేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీకు వీలైతే మంచిది ఉదాహరణకు కొన్ని నగరాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి ఆ క్రమంలో ఒక్కొక్కటిగా ఉంటాయి మరియు అది మంచి లక్షణం అవుతుంది ఇది 1 పేరెంట్ల నుండి పిల్లలకి ముందుకు తీసుకువెళితే మంచిది కాబట్టి కొన్ని క్రాస్ ఓవర్లను చూద్దాం కాబట్టి 1 వ క్రాస్ ఓవర్ దీనిని పాక్షికంగా మ్యాప్ చేసిన క్రాస్ఓవర్ అని కూడా పిలుస్తారు దీనిని P MX అని కూడా పిలుస్తారు ఈ క్రింది విధంగా పని చేయండి మీరు 2 యాదృచ్ఛిక పాయింట్లను ఎంచుకుంటారు ఇది p 1 మరియు ఇది p 2 కాబట్టి 2 యాదృచ్ఛిక పాయింట్లను ఎన్నుకోండి ఇది 1 మరియు ఇది 1 అని అనుమతిస్తుంది మొదట మీరు ఆ 2 పాయింట్ల మధ్య ఉన్నదాన్ని కాపీ చేయండి కాబట్టి నాకు ఇక్కడ 6 9 3 1 మరియు 9 4 2 5 కాబట్టి ఇది పేరెంట్ 1 పేరెంట్ 2 ఇది చైల్డ్ 1 చైల్డ్ 2 దీన్ని నిర్మించడానికి మీ ఈ ప్రయత్నం కాబట్టి మొదటి భాగం లేదా ఈ పరిష్కారం యొక్క కొంత భాగం మీరు ఈ చైల్డ్ లకి కాపీ చేస్తారు ఇప్పుడు పార్ట్ సొల్యూషన్ మిగిలి ఉంటే నేను నిజంగా ఇతర పేరెంట్ల నుండి ఏదైనా పొందాలనుకుంటున్నాను కాబట్టి పాక్షికంగా గరిష్ట మ్యాప్లో ఈ నగరం యొక్క 6 మరియు 9 9 మరియు 4 3 మరియు 2 మరియు 1 మరియు 5 ల మధ్య మ్యాపింగ్ క్రాస్ ఓవర్ చేయండి మరియు దీనిని ఈ క్రింది విధంగా ఉపయోగించండి ఇప్పుడు ఈ సి 1 ను గుర్తుంచుకోండి ఇది పర్యటనలో మొదటి పేరెంట్ల నుండి మరియు మీరు ఇతర పేరెంట్ల నుండి పొందారు కాబట్టి మీరు మిగిలిన వాటిని కాపీ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మిగిలినవి ఏమిటి మిగిలినది 3 7 1 మరియు 6 8 కాబట్టి మీరు ఇక్కడ 3 ని కాపీ చేయడానికి ప్రయత్నించండి ఈ చైల్డ్ 1 లోకి మరియు ఇది చైల్డ్ 2 మేము C1 ను నిర్మించటానికి ప్రయత్నిస్తున్నాము మేము ఈ P1 నుండి వస్తువులను పొందడానికి ప్రయత్నిస్తున్నాము మరియు ఇది P2 మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము P1 మరియు P2 నుండి C1 కు విషయాలను కాపీ చేయడానికి కాబట్టి మేము 3 ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తాము కాని 3 మనం కాపీ చేయలేము ఎందుకంటే 3 ఇప్పటికే ఇందులో ఉంది కాబట్టి ఈ విధానం ఏమిటంటే అక్కడ నుండి పాయింట్ను అనుసరించండి కాబట్టి 3 నుండి 2 కి వెళ్లి 2 ఇక్కడ కాపీ చేయండి కాబట్టి మనకు ఇక్కడ 2 లభిస్తుంది ఇది ఈ ప్రక్రియ దీన్ని పునరావృతం చేద్దాం మీరు ఈ 3 కి ఇక్కడ కాపీ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు 3 ని కాపీ చేయలేరు ఎందుకంటే ఈ చైల్డ్ లలో 3 ఇప్పటికే ఉంది కాబట్టి మీరు ఈ పాయింట్ను ఇక్కడ నుండి అనుసరించండి మరియు 2 తీసుకోండి మీరు ఇక్కడ 2 కి కాపీ చేయండి అప్పుడు మీరు ఇక్కడ 7 ను కాపీ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ 7 ను కాపీ చేస్తే 1 మీరు కాపీ చేయలేరు కాబట్టి మీరు పాయింట్ను 5 కి అనుసరిస్తే మీకు 5 ఇక్కడ లభిస్తుంది అప్పుడు 6 మీరు కాపీ చేయలేరు ఎందుకంటే 6 ఇక్కడ ఉంది 9 9 కి వచ్చిన పాయింట్ను అనుసరించండి మీరు కాపీ చేయలేరు ఎందుకంటే 9 ఇక్కడ ఉంది 4 వద్ద పాయింట్ను అనుసరించండి మరియు 4 దానిని ఇక్కడ కాపీ చేయవచ్చు మరియు అది ఇక్కడ 8 కాపీ ఇది పాక్షికంగా మ్యాప్ చేయబడిన క్రాస్ ఓవర్ మరియు నేను ఉదాహరణను వివరించాను మరియు మీరు వ్రాయడానికి అల్గోరిథంలను వదిలివేస్తాను కాబట్టి ఉదాహరణను క్లుప్తంగా పునరావృతం చేద్దాం పర్యటన యొక్క ఈ భాగం పేరెంట్లకు సాధారణం కాబట్టి ఈ C 1 దీన్ని P 1 నుండి పొందుతుంది C 2 P 2 నుండి వస్తుంది పర్యటన యొక్క మిగిలిన భాగం ఇది 2 7 5 4 8 ఇది ఈ ప్రక్రియ నుండి పొందబడుతుంది నేను 3 రాయాలనుకుంటున్నాను కాని నేను చేయలేను కాపీ 3 ఎందుకంటే 3 ఇప్పటికే నా పర్యటనలో ఉంది కాబట్టి 3 నుండి 2 వరకు ఉంటే పాయింటర్ను అనుసరించండి ఇది మ్యాపింగ్ అయితే మనం పాక్షికంగా మ్యాప్ చేసిన ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాము మ్యాపింగ్ ఈ నగరాల మధ్య ఉంది మీరు 3 కి బదులుగా మీరు 2 ను ఉంచవచ్చు కాబట్టి ఈ మ్యాపింగ్ వాస్తవానికి రెండు విధాలుగా ఉంటుంది మీరు చేసినప్పుడు ఇతరుల నగరానికి మీరు ఇలాంటి ప్రక్రియ చేస్తారు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే నేను 3 ని కాపీ చేయలేకపోయాను ఎందుకంటే అప్పటికే నేను 2 కి వెళ్తున్నాను ఇక్కడ 2 ని కాపీ చేయడానికి నాకు అనుమతి ఉంది 7 కన్నా నేను నేరుగా కాపీ చేయగలను ఎందుకంటే ఇది దేనికీ అంతరాయం కలిగించదు 1 నేను కాపీ చేయలేను ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది నేను 5 కి వచ్చాను మరియు దానిని కాపీ చేసాను ఆపై 4 6 నేను 6 ని కాపీ చేయలేను నేను 9 కి వెళ్తాను కాని 9 ఇప్పటికే ఇక్కడ ఉన్నాను 9 నుండి 4 కి వెళ్ళండి 9 ఇక్కడ 4 మరియు 8 ఇక్కడ పొందండి కాబట్టి మనం మరొకటి చేద్దాం ఉదాహరణను పూర్తి చేయడానికి కాబట్టి నేను ఇక్కడ 2 ని కాపీ చేయాలనుకుంటున్నాను కాని నేను 2 ని కాపీ చేయలేను నేను 3 కి వెళ్తాను మరియు ఇక్కడ 3 కాపీ చేయడానికి నాకు అనుమతి ఉంది 4 కన్నా నేను ఇక్కడ కాపీ చేయలేను ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది నేను 9 కి వెళ్తాను నేను 9 ని కాపీ చేయలేను కాబట్టి నేను 6 కి వెళ్తాను నేను 6 ని కాపీ చేయగలను అప్పుడు 5 నేను కాపీ చేయలేను ఎందుకంటే 5 ఇక్కడ ఉంది నేను ఇక్కడ 1 ని కాపీ చేస్తున్నాను మ్యాపింగ్ నుండి అప్పుడు 7 నేను నేరుగా కాపీ చేయగలను మరియు 8 నేను నేరుగా చేయగలను ఈ 2 పేరెంట్ల నుండి ఈ పిల్లలు మాత్రమే ఇచ్చిన ప్రక్రియగా ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఈ క్రాస్ఓవర్ ఆపరేటర్లను పరికరం చేసేటప్పుడు మీ వద్ద ఉన్న విషయాలు పర్యటనకు చెల్లుబాటు అవుతాయని చూడటం మరియు మొత్తం ఆలోచన పర్యటనకు చెల్లుబాటు అయ్యే పరికరం క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరో ప్రసిద్ధ క్రాస్ ఓవర్ ఆర్డర్ క్రాస్ ఓవర్ మరియు ఈ క్రింది విధంగా పనిచేస్తుంది ఈ క్రాస్ఓవర్ లాగా మీరు మొదట కొన్ని స్లింగ్స్ ను కాపీ చేస్తారు అంటే 6 9 3 1 9 4 2 5 మరియు మిగిలిన భాగానికి మీరు స్లింక్లను ఏ క్రమంలో తీసుకుంటారు అవి ఇతర పేరెంట్లలో సంభవిస్తాయి నేను దాని అర్థం ఏమిటి అంటే ప్రాథమికంగా ఈ నగరాలన్నీ ఇక్కడ నా పర్యటనలో కనిపించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను వాటిని రెండవ పేరెంట్ నుండి ఎంచుకోవాలనుకుంటున్నాను కానీ నాకు మొదటి పేరెంట్ల నుండి 6 9 3 1 వచ్చింది కాబట్టి నా మొదటి పేరెంట్లో నేను ఇప్పటికే ఈ 9 6 3 మరియు 1 ఈ 4 ను కలిగి ఉన్నాను నాకు ఇప్పటికే వచ్చింది మరియు ఈ ఆర్డర్ క్రాస్ఓవర్ ఏమిటంటే నాకు కావలసిన మిగిలిన నగరాలకు ఇది 7 4 2 5 మరియు 8 నేను వాటిని కాపీ చేస్తాను మరొక ముగింపు ఇది ఇప్పటికే ఇతర పేరెంట్లో సంభవిస్తుంది కాబట్టి ఉదాహరణకు నేను ఈ 7 4 2 5 8 ను జోడించగలను నేను దీన్ని ఎలా చేయగలను 7 ఇక్కడ ఉంది 4 ఇక్కడ ఉంది 2 ఇక్కడ ఉంది 5 ఇక్కడ ఉంది 8 ఇక్కడ ఉంది కాబట్టి ఇతర పేరెంట్లో సంభవించిన క్రమంలో నేను వాటిని ఈ క్రొత్త చైల్డ్ కు కాపీ చేస్తాను ఈ చైల్డ్ కు మొదటి పేరెంట్ల నుండి పర్యటన ఉంది మరియు మిగిలిన పర్యటన ఏదో ఒకవిధంగా ఇతర పేరెంట్ల నుండి వచ్చింది ఇది మంచి క్రాస్ఓవర్ కాదని నేను చెప్పినప్పుడు మీరు దాని గురించి ఆలోచించాలి అమలు చేయాలి మరియు చూడాలి కాబట్టి ఒక రీప్రెజెంటేషన్ ఉంది దీనిని ఆర్డినల్ రీప్రెజెంటేషన్ అని పిలుస్తారు మరియు మరొకటి అడ్జెన్సీ రీ ప్రెజెంటేషన్ అంటారు మొదట మరొకటి చేద్దాం ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ ఇది క్రింది విధంగా పనిచేస్తుంది అనగా నేను మొదట ప్రాతినిధ్యాన్ని సృష్టించాను ఇది 3 7 1 9 4 2 5 6 8 ను కనుగొంటుంది మరియు ఇది ఈ క్రింది విధంగా పనిచేస్తుంది మనకు ఇక్కడ ఇన్ డెక్స్ ఉంది ఇది నా రీప్రెజెంటేషన్ లో ఇన్ డెక్స్ మరియు విలువ ప్రతి సెల్ కోసం పట్టుకోవడం నేను వెళ్ళే విలువ కాబట్టి నేను ఇన్ డెక్స్ అయితే ఇది విలువలలో ఒకటి అప్పుడు నేను చెప్పే విలువ నేను ఉన్నత నగరాలకు వెళ్లే నగరం కాబట్టి నేను ఈ పర్యటనను చూస్తే ఇది 3 7 1 9 4 2 5 6 8 ఇక్కడ 1 నుండి నేను 9 కి వెళుతున్నాను కాబట్టి నాకు 9 ఇక్కడ ఉంది అప్పుడు 2 నుండి నేను 5 కి వెళుతున్నాను 5 నాకు 5 ఉంది 3 నుండి నేను ఇక్కడ 7 కి వెళుతున్నాను 4 నుండి నేను 2 కి 5 నుండి 6 కి వెళుతున్నాను 6 నుండి నేను 8 కి వెళుతున్నాను 7 నుండి 1 కి వెళుతున్నాను 8 నుండి 3 కి వెళుతున్నాను 9 నుండి మొదటి 1 నేను 4 కి వెళుతున్నాను కాబట్టి ఈ ప్రాతినిధ్యాన్ని అడ్జెన్సీ రీ ప్రెజెంటేషన్ అంటారు ఇది పర్యటన యొక్క భిన్నమైన రీప్రెజెంటేషన్ కాబట్టి మీకు అర్థమైంది ఈ రీ ప్రెజెంటేషన్ మాకు ఎలా వచ్చింది కాబట్టి ఈ పర్యటనతో ఈ పర్యటనతో తిరిగి ప్రదర్శించడం ఇది చెప్పాలంటే దాని పున Re ప్రదర్శన భిన్నంగా ఉంటుంది ఈ ఎంపిక నేను 3 నుండి 7 నుండి 1 నుండి 9 నుండి 4 నుండి 2 నుండి 5 నుండి 6 నుండి 8 వరకు వెళుతున్నాను ఈ రీ ప్రెజెంటేషన్ మీరు ఏ నగరమైనా నాకు చెప్పండి మరియు ఆ నగరం నుండి ఎక్కడికి వెళ్ళాలో నేను మీకు చెప్తాను కాబట్టి మీరు 3 నుండి ఎక్కడికి వెళుతున్నారో సిటీ 3 కి చెబితే మీరు చెప్పే ఈ ఇన్ డెక్స్ 3 ని చూడండి మీరు 6 నుండి 8 వరకు వెళుతున్న 7 కి వెళుతున్నారు కాబట్టి మీరు 6 నుండి 8 వరకు చూస్తే కాబట్టి ఈ వేరే ప్రాతినిధ్యాన్ని అడ్జెన్సీ రీ ప్రెజెంటేషన్ అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి కాదు పెర్ముటేషన్ అనేది లీగల్ అడ్జెన్సీ రీ ప్రెజెంటేషన్ కాబట్టి నాకు ఉదాహరణ ఇవ్వండి నేను ఇలాంటిదాన్ని సూచించాలనుకుంటున్నాను మీరు 1 నుండి 2 కి వెళతారు మరియు మీరు 2 నుండి 1 కి వెళతారు ఇప్పుడు స్పష్టంగా 1 నుండి 9 సంఖ్యల ప్రస్తారణ మిగిలినవి ఏమిటో నేను పట్టించుకోనని నేను మీకు ప్రస్తారణను చూపించాను ఇది చెల్లుబాటు అయ్యే పర్యటన కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే 1 నుండి మీరు 2 వెళుతున్నారు దీని ప్రకారం మీరు 1 నుండి 2 2 నుండి మీరు 1 కి వెళుతున్నారు కాబట్టి ఇప్పటికే ఈ చక్రంలో లూప్ చేసారు కనుక ఇది దానిలో భాగం కాదు కాబట్టి గమనించండి ఇక్కడ పాత్ రీప్రెజెంటేషన్ లో మీకు నా ప్రతిపాదన ఉంది విలువలో ప్రతి నిర్మాణం ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ లో చేయండి ప్రతి ప్రస్తారణ విలువైన పర్యటన కాదు కనుక ఇది ఇక్కడ అస్థిరత నేను కొన్ని పర్యటనలను కోల్పోతున్నాను కాబట్టి మీరు పాత్ రీ ప్రెజెంటేషన్లో గుర్తుంచుకుంటే నేను ఈ రీ ప్రెజెంటేషన్ను ఒక చక్రం ద్వారా ఏ పొడవునైనా తిప్పినట్లయితే ఉదాహరణకు నేను 4 2 5 6 8 3 7 1 9 తో ప్రారంభిస్తాను అప్పుడు నేను అదే పర్యటనను పొందుతాను మరియు తిరిగి వచ్చాను ఇది వేర్వేరు ప్రస్తారణతో ఉంటుంది కానీ అదే పర్యటనలు ముఖ్యంగా ప్రతి పర్యటనకు ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ లో ప్రత్యేకమైన రీప్రెజెంటేషన్ ఉంటుంది ఎక్కడ పర్యటన 9 నగర పర్యటనలో ఉండవచ్చు మీరు 9 నగరాల పర్యటన నుండి ఏదైనా ప్రారంభించండి మరియు అదే పర్యటన అవుతుంది ఇప్పుడు ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ ఇవ్వబడింది కాబట్టి ఇది ఇండెక్స్ కావడం వలన మీరు క్రాస్ఓవర్ చేయగలరు 2 2 ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ ఈ నగరం నుండి 1 పేరెంట్ 1 కి వెళుతున్నారని మీకు తెలుసని ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోగలరా మీరు 1 నుండి 7 వరకు 2 4 నుండి 1 కి 7 కి వెళ్లే ఇతర 1 లో మరొకటి చేద్దాం 3 నుండి 1 వరకు 4 నుండి 5 వరకు 5 నుండి 6 వరకు 6 నుండి 9 వరకు 7 నుండి 8 వరకు 8 నుండి 2 వరకు మరియు 9 నుండి 3 వరకు నాకు 2 పర్యటనలు కావాలి ఇది P 1 మరియు ఇది P 2 వేర్వేరు గా ప్రక్కనే ఉన్న అడ్జెన్సీ రీ ప్రెజెంటేషన్ ఆలోచించండి ఏ కస్టమర్ అయినా పేరెంట్ 1 ఒకసారి సాధారణ క్రాస్ఓవర్ ఆపరేటర్గా కనిపించే దానికంటే చైల్డ్ లలో ఒకరు కనీసం మంచి చైల్డ్ అని నిర్ధారించుకోవాలనుకుంటే దీనిని ప్రత్యామ్నాయ క్రాస్ఓవర్ అంటారు ప్రత్యామ్నాయ నగరాల కోసం మీరు పేరెంట్లను వేరే పేరెంట్ల నుండి పేరెంట్లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని మేము ప్రాథమికంగా చెబుతున్నాము కాబట్టి తెలిసిన పేరెంట్ల నుండి ఎన్నుకోండి తద్వారా 1 2 ను నిర్మించండి కాబట్టి మీరు మొదట చెప్పనివ్వండి కాబట్టి మీరు నిర్మిస్తున్నారు p3 నుండి మొదటి 1 ని ఎంచుకున్న మరొక చైల్డ్ను C 3 అని చెప్పండి కాబట్టి మీరు వెళుతున్నారని చెప్పండి 1 నుండి 7 కి 7 నుండి 7 కి వెళుతున్నాము మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో 1 నగరం 1 కి వెళ్ళమని చెప్తుంది మరియు ఇతర నగరం 7 నుండి 8 కి వెళ్ళమని చెబుతుంది కాబట్టి ఇక్కడ మనం 1 ని ఎన్నుకోలేము ఎందుకంటే తెలిస్తే నువ్వు చేయగలవు మనకు తెలిసిన ఇతర సమస్యలలో 1 ని ఎంచుకోండి మీరు 1 నుండి 7 వరకు మరియు మీలో 7 నుండి 1 వరకు ఇప్పటికే చక్రాలలో ఉంటే మీరు 1 ని ఎన్నుకోలేరు కాబట్టి ఈ సమయంలో మీరు 1 ని ఎన్నుకోవాలనుకున్నారు కానీ 1 ని ఎన్నుకోవటానికి మీకు అనుమతి లేదు ఎందుకంటే ఇది ఒక చక్రం మీరు ఇతర పేరెంట్లను ఎంచుకోవచ్చు లేదా మీరు యాదృచ్ఛిక ఎంపిక చేసుకోవచ్చు కాబట్టి ప్రజలు రెండు రకాల విషయాలను ప్రయత్నించారు క్రాస్ఓవర్ను ప్రత్యామ్నాయంగా మార్చడంలో ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మీరు పర్యటనను నిర్మిస్తున్నప్పుడు ప్రయత్నించండి మరియు ఎంచుకోవాలి ప్రత్యామ్నాయ పేరెంట్ల నుండి తదుపరి నగరం నుండి పేరెంట్ మరియు మీరు చేయలేకపోతే మీరు కొన్ని యాదృచ్ఛిక ప్రక్రియ ఏదైనా విషయాలు తరువాత మీరు ఇక్కడ 8 ను ఉపయోగించవచ్చు లేదా మీరు యాదృచ్ఛిక ప్రక్రియను ఎంచుకోవచ్చు కాబట్టి మేము ఇక్కడ 8 ని ఎన్నుకుంటామని చెప్పండి మరియు తరువాతి 1 నుండి 8 నుండి మీరు చెప్పేదానికంటే మీరు 3 కి వెళ్ళండి ఆపై 3 నుండి మొదటి పేరెంట్ నుండి ఎన్నుకోండి మీరు 1 కి వెళ్ళలేరు కాబట్టి మీరు 7 కి వెళ్ళవచ్చు మీరు 7 కి వెళ్ళలేరు కాబట్టి మీరు ఇక్కడ యాదృచ్ఛిక విలువను ఎంచుకుంటారు కాబట్టి వారిద్దరూ ఇక్కడకు రాలేరని మీరు చూడవచ్చు ఎందుకంటే మీరు ఇక్కడ 1 ని ఎన్నుకోవటానికి వెళితే అప్పుడు మీరు ఫారమ్ 7 కి వెళ్లాలని అనుకుంటున్నారు 7 నుండి 8 కి 8 నుండి 8 కి 3 కి మరియు 3 నుండి 1 కి వెళ్ళండి ఇది ఒక చక్రం మీరు ఒక పర్యటనను ఏర్పాటు చేయకూడదనుకుంటున్నారు ఒకే కారణంతో మీరు 2 నగరాల నుండి 7 కి వెళ్ళలేరు కాబట్టి మీరు 7 అక్కడ ఉంచవచ్చు కాబట్టి మీరు ఇక్కడ 7 యాదృచ్ఛిక విలువను ఉంచుతారు మీరు ఈ ఆలోచనను విస్తరించవచ్చు మీరు సబ్టోర్ క్రాస్ఓవర్ అని చెప్పగల ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నించండి ఈ రెండు ఉదాహరణలలో ఇక్కడ సబ్టూర్ను ఎంచుకున్నట్లు మీరు 1 పేరెంట్ నుండి సబ్టోర్ను ఎంచుకోండి తరువాత పేరెంట్ నుండి తదుపరి సబ్టూర్ను ఎంచుకోండి ఆపై మొదటి నుండి మిగిలిన వాటిని ఎంచుకోండి అలాగే ప్రత్యామ్నాయ నగరాల గురించి చెప్పాలంటే మీరు ప్రత్యామ్నాయ సబ్టూర్ క్రాస్ఓవర్ను ఈ ఆలోచనలో మార్పిడి చేసుకోవచ్చు ఇక్కడ 1 పరీక్షలో ఎక్కువ భాగం హ్యూరిస్టిక్ క్రాస్ఓవర్ అంటారు కాబట్టి నేను ఇక్కడ వ్రాస్తాను మరియు హ్యూరిస్టిక్ క్రాస్ఓవర్ చెప్పేది మీ వద్ద మొదట యాదృచ్ఛికంగా ఏదో ఒక నగరాన్ని ఎన్నుకోండి కాబట్టి మీరు నగరం 6 ను ప్రారంభించారని చెప్పండి లేదా మరొక విషయం లో నగరం 1 ఒక నగరాన్ని 6 అనుమతిస్తుంది అప్పుడు ఆ నగరం నుండి వెళ్ళే మార్గాన్ని నిర్ణయించడానికి మీరు ఈ పర్యటనను మీరు ఎంచుకున్న 6 వైపు చూస్తారు ఉదాహరణకు ఒక ప్రారంభ బిందువుగా 1 పేరెంట్ 8 కి వెళ్ళమని చెప్పారు ఇతర పేరెంట్ 6 నుండి 9 కి వెళ్లండి అని హ్యూరిస్టిక్ క్రాస్ఓవర్ చెప్పారు ఈ టూర్ సర్దుబాటులో కొంత సమయం పడుతుంది కాబట్టి 1 6 నుండి 8 కి వెళ్లాలని 1 చెబుతుంది ఇతరులు 6 నుండి 9 కి వెళ్లాలని చెప్పారు ఈ పర్యటన యొక్క చిన్నదాన్ని ఎన్నుకోండి అని ఇది చెప్పింది కాబట్టి విలువలు ఏమిటో బట్టి మనం 8 లేదా 9 ని ఎన్నుకుంటాము ఆపై 8 ఇతర 9 నుండి ఇదే విధమైన టూర్ను నిర్మిస్తాము ప్రతి దశలో మేము తదుపరి నగరానికి దూరం ఆధారంగా ఆ నగరం నుండి ఎక్కడికి వెళ్ళాలో ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు ఇది నేను చేయటం చాలా సులభం ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పద్ధతిలో తప్పనిసరిగా సడలిస్తున్నారు దీనితో హ్యూరిస్టిక్ క్రాస్ఓవర్ చేయడానికి ప్రయత్నించండి మరియు చాలా కష్టంగా ఉండాలి ఎందుకంటే ఇది ఇండెక్స్ రీప్రెజెంటేషన్ గా మీరు నగరం 5 నుండి 6 నుండి వెళ్లాలనుకుంటే 2 వ పేరెంట్ ఎవరు ఇక్కడ మీరు 5 నుండి 5 కి 6 కి ఆపై 5 నుండి 5 కి 6 కి వెళ్ళండి మీరు చూసే చివరిదాన్ని ఆర్డినల్ రీ ప్రెజెంటేషన్ అంటారు ఇది క్రింది విధంగా పనిచేస్తుంది మొదటి టూర్ చేద్దాం నేను దానిని ఇక్కడ కాపీ చేసాను 2 4 5 6 9 3 ఆర్డినల్ రీప్రెజెంటేషన్ లో నువ్వు ఏమి చేస్తావు మీరు ఈ ప్రక్రియను జాగ్రత్తగా వినండి మీరు స్థానం చూడండి ఈ సూచిక గురించి ఆలోచించండి ఇది సూచిక 1 2 మరియు మొదలైనవి కాబట్టి పర్యటనలో ఇది మొదటి నగరం రెండవ నగరం మూడవ నగరం నాల్గవ నగరం మరియు మొదలైనవి మీకు సూచన సూచిక ఉంది కాబట్టి రిఫరెన్స్ ఇండెక్స్గా అనుకుందాం ఇది ఈ నగరం పేర్లలోని క్రమం కాబట్టి మీ పర్యటనలో మొదటి నగరం 2 మరియు అది రెండవది మరియు రిఫరెన్స్ ఇండెక్స్ మీరు ఇక్కడ 2 వ్రాస్తారు కానీ మీరు ఈ సూచనను ఇక్కడ నుండి తరలించండి కొత్త సూచన నగర పర్యటన లేకుండా సూచన మీ పర్యటనలో తదుపరి నగరం 4 మరియు దాని సూచన 1 2 3 కాబట్టి మీరు ఇక్కడ 3 వ్రాస్తారు మరియు మేము దానిని అక్కడి నుండి తీసివేస్తాము తదుపరి నగర పర్యటన 5 మరియు దాని సూచిక ఇక్కడ 3 మేము మళ్ళీ ఇక్కడ 3 వ్రాసి ఇక్కడ నుండి తీసివేస్తాము మరియు తరువాతి నగరం 6 మరియు దాని సూచిక 1 2 3 దాని మళ్ళీ 3 తదుపరి నగరం 9 కాబట్టి ఇక్కడ నుండి 6 ను తొలగించండి 1 2 3 4 5 5 ఇక్కడ మేము తరువాతి 3 ను తొలగించాము ఇది ఇక్కడ 2 మరియు మేము దీనిని మరియు 1 అయిన 1 ను తీసివేసి ఆపై 1 తరువాత 7 ను 1 ను తీసివేస్తాము మనకు 7 మరియు 8 గుర్తు టూర్ యొక్క ఈ ప్రాతినిధ్యాన్ని ఆర్డినల్ రీప్రెజెంటేషన్ అంటారు పునరావృతం చేయడానికి మనం ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే మనకు రిఫరెన్స్ ఇండెక్స్ ఉంది ఇది డైనమిక్ ఇది కొత్త నగరాలను కలిగి ఉన్న సూచిక మాత్రమే మిగిలిన నగరాలను సూచిస్తుంది ప్రారంభంలో మనందరికీ 1 నుండి 9 వరకు ఉన్నాయి కాబట్టి 2 ఇక్కడ ఉన్న స్థితిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ వ్రాస్తాము అప్పుడు మేము 2 ని తొలగిస్తాము తరువాత 4 స్థానం 3 కి వస్తుంది తరువాత మేము అక్కడ నుండి 4 ని తొలగిస్తాము 5 స్థానం 3 లో వస్తుంది 5 తొలగించు మరియు మొదలైనవి చివరకు మేము ఈ పర్యటనను పొందుతాము ఒక వ్యాయామంగా నేను రెండవ పర్యటన కోసం టూర్ ఆర్డినల్ ప్రాతినిధ్యాన్ని నిర్మించమని అడుగుతాను ఇప్పుడే చేద్దాం కాబట్టి 3 స్థానం 3 లో ఉంది మనం 3 ను తీసివేసినప్పుడు మనకు 7 వస్తుంది ఇది 6 వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్నాను అది మనం చేయవలసిన వ్యాయామం ఆసక్తికరమైన విషయం మరియు ఇది నేను ప్రయత్నించాలనుకునే వ్యాయామం 2 2 ను సూచించడానికి 1 వద్ద ఉంటుంది ఇది ఒక సాధారణ ప్రాతినిధ్యాన్ని ఉపయోగిస్తుంది అప్పుడు మీరు ఒకే పాయింట్ క్రాస్ఓవర్ చేస్తారు మరియు మీరు 2 విలువైన పర్యటనలను పొందుతారు మీరు ఈ సింగిల్ పాయింట్ క్రాస్ఓవర్ ఎందుకు ఇష్టపడతారు మేము దీన్ని ఇష్టపడతాము ఎందుకంటే ఇది అమలు చేయడం చాలా సులభం మీకు రీప్రెజెంటేషన్ ఉన్న తర్వాత ఆర్డర్ డూ ఈ స్థలాన్ని 1 ప్రదేశంలో కత్తిరించి కట్ రేసు మరియు కొత్త స్వర్గధామం 1 కొత్త 2 ను కలిపి ఉంచండి కానీ మీరు ఇక్కడ ఏమి జరుగుతుందో ఊఁహించుకోవడానికి ప్రయత్నిస్తే క్రాస్ఓవర్ గురించి వేర్వేరు అభిప్రాయాలను అనుమతించే కొన్ని విభిన్న ప్రాతినిధ్య పథకాలతో ఉంది ఉదాహరణకు ఈ ప్రక్కనే ఉన్న రీప్రెజెంటేషన్ అత్యంత ప్రాచుర్యం పొందినది ఇది మీకు కొన్ని రకాల హ్యూరిస్టిక్ జ్ఞానాన్ని అనుమతిస్తుంది మేము ఇచ్చిన నగరం నుండి తదుపరి నగరానికి ఎక్కడికి వెళ్ళాలో కొన్ని ఎంపికలు చేసుకోవచ్చు కాబట్టి మీరు మరొక పేరెంట్ నుండి పూరించలేకపోతే ఇది ప్రత్యామ్నాయ క్రాస్ఓవర్ లేదా సబ్టోర్ క్రాస్ఓవర్ లేదా హ్యూరిస్టిక్ క్రాస్ఓవర్ అయినా దీనిపై 2 బేస్ 1 నుండి 1 ని పూరించలేక పోయినప్పటికీ మీరు అనుమతించిన దగ్గరి నగరాన్ని హ్యూరిస్టిక్గా ఎన్నుకోండి మరియు మీ అంతిమ లక్ష్య జాబితాలో మాకు తక్కువ పర్యటనలను బిల్ చేయడానికి ప్రయత్నించండి ఈ రీప్రెజెంటేషన్ మాకు అలాంటి ప్రత్యేక హక్కును అనుమతించదు ఈ రీప్రెజెంటేషన్ దానిని అనుమతించదు కానీ ఇది తప్పనిసరిగా ఒక సాధారణ క్రాస్ఓవర్ చేయడానికి అనుమతిస్తుంది మరియు గుర్తుంచుకోండి ఈ క్రాస్ఓవర్ ప్రతి చక్రంలో ప్రతి పేరెంట్ కోసం తప్పనిసరిగా ఒక ఎంపికలో చేయవలసి ఉంటుంది కాబట్టి పాపులేషన్ బేసడ్ పద్ధతులపై మా అధ్యయనంలో కొనసాగండి పాపులేషన్ సభ్యులు ఇంటర్యాక్షన్ లో ఒకరితో ఒకరు సంభాషించే వివిధ మార్గాల నుండి ప్రేరణ పొందడానికి మేము ప్రకృతి లోకి మళ్ళీ వెళ్లి చూస్తాము కాబట్టి గుర్తుంచుకోండి మేము చెప్పినట్లు జినేటిక్ అల్గోరిథంలను జినేటిక్ లేవెల్ లో కొన్ని ఇంటర్యాక్షన్ చర్యలను పిలవండి ఇది రీకాంబినేషన్ ప్రక్రియ జినేటిక్ లేవెల్ లో కాబట్టి రీకాంబినేషన్ జినేటిక్ లేవెల్ లో జరుగుతుంది అయితే మనుగడ యొక్క ఎంపిక ఫెనో రకం లేవెల్ లో జరుగుతుంది కాబట్టి శోధన సూక్ష్మ లేవెల్ లో జరుగుతోంది క్రొత్త అభ్యర్థులతో ముందుకు రావడానికి మేము 2 వేర్వేరు పేరెంట్ల నుండి జన్యువులను మిళితం చేస్తున్నాము మరియు ఆ అభ్యర్థులు ప్రారంభంలో మనుగడ కోసం ప్రయత్నిస్తున్న కొన్ని నిజమైన డొమైన్ లేకుండా పోరాడుతున్నారు ఇప్పుడు కొన్ని కల్చరల్ అల్గోరిథంలు అని పిలిచే పద్ధతుల యొక్క మరొక నిబంధన ఉంది ఎందుకంటే వారు కల్చరల్ లేవెల్ అని మీరు చెప్పేదానిలో ఏజెంట్ల మధ్య ఉన్నత లేవెల్ ఇంటర్యాక్షన్ చర్య ఉంటుంది ఈ అల్గోరిథంలు వెళ్ళే వివిధ పేర్లు ఉన్నాయి కాబట్టి 1 ని స్వార్మ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు మరియు ఇది ఇటీవలి కాలంలో ఆప్టిమైజేషన్ పద్ధతిలో బాగా ప్రాచుర్యం పొందింది మేము 'యాంట్ కాలనీ ఆఫ్ ఆప్టిమైజేషన్' అనే పదాన్ని ఉపయోగిస్తాము మరియు చీమల కాలనీ ఆప్టిమైజేషన్ కోసం మేము TSP ప్రో బ్లేమ్ను చూస్తూనే ఉంటాము కాబట్టి మీరు చీమలు చీమల కాలనీతో పరిచయం కలిగి ఉండాలి ఈ చీమల కాలనీ హోస్టెడర్ ఉపయోగించిన పదం అతని పుస్తకాలలో ఒకటి ఇది ఒక చీమ కొంత అర్థంలో చాలా ప్రభావవంతమైన లక్షణం కాదని చాలా చూపిస్తుంది కానీ చీమల కాలనీ లేదా చీమల సమాజం ఈ పనిలో చాలా విజయవంతమవుతాయి చీమల వద్ద చేసే ప్రధాన పని ఏమిటి ఆ చీమలు అక్కడ ఒక గూడు నిర్మిస్తున్నాయి అక్కడ రాణి చీమ అక్కడ కూర్చొని ఉంది మరియు పని చేసే చీమ పని కోసం ప్రపంచంలోకి వెళ్లి ఆహారం కోసం అంచులకు వెళ్లి కొంత ఆహారాన్ని తిరిగి పొందడం ఇప్పుడు ఆ చీమలు తప్పనిసరిగా చిహ్నాల ప్రక్రియ ఒకదానితో ఒకటి తెలియజేసుకుంటాయి మరియు ఈ రకమైన సంకర్షణను మైమెటిక్ అని పిలుస్తారు సంకేతాలు మరియు చిహ్నాల ద్వారా తప్పనిసరిగా 2 చిహ్నాలు జంతువుల చిహ్నాలను ఉపయోగించడం జంతు ప్రపంచంలో చాలా సాధారణం ఉదాహరణకు భూభాగాన్ని గుర్తించడానికి ఉపయోగించే జంతువులు మీకు తెలుసు ముఖ్యంగా కుక్కలు ఇతర మాంసాహారులు భూభాగాన్ని గుర్తించడానికి ఉపయోగించే జంతువులు కానీ ఈ చీమలు దీనిని ఒక రకమైన సహకార పద్ధతిలో ఉపయోగిస్తున్నాయి మరియు వారు ఉపయోగించాలనుకుంటున్నారు వారు మిగిలిన చీమల కాలనీ కి ఎక్కడ ఉన్నారో తెలియజేయాలనుకుంటున్నారు మరియు వారు ఫెరోమోన్ ట్రయల్స్ ప్రక్రియ ద్వారా దీన్ని చేస్తారు కాబట్టి ఫేర్మోన్ ఒక రసాయన పదార్ధం ఇది చీమ తప్పనిసరిగా ఎక్కడికి వెళ్లినా అక్కడ పడిపోతుంది కాబట్టి మీరు వాస్తవ ప్రపంచంలో పరిస్థితిని ఊహించవచ్చు ఇక్కడ చీమలు కొంత స్థలాన్ని అన్వేషిస్తాయి మరియు ఫేరో మోన్ను తప్పనిసరిగా తిరిగి వచ్చేటప్పుడు వదిలివేస్తాయి ఇప్పుడు ఈ ఫేర్మోన్ను ఎలా ఉపయోగించాలి గాని డ్రాప్ వారు ఎల్లప్పుడూ మరొకరు వారు ఫేర్మోన్ ట్రయల్స్ కలిగి ఉన్న దిశలో వెళ్ళే ధోరణిని కలిగి ఉంటారు ఇది ఒకదానికొకటి పాస్లను గుర్తించడం మరియు పాస్ను తప్పనిసరిగా అనుసరించడం వంటిది కాబట్టి చీమల గూడు ఉన్న పరిస్థితిని మీరు ఊహించవచ్చు మరియు 4 ఊహాత్మక చీమలు 4 వేర్వేరు దిశలలో గూడు నుండి బయటకు వెళితే ఆహారం కోసం శోధించండి మరియు మనం ఈ విషయం చెప్తాము ఇక్కడ కొంత చక్కెర దొరుకుతుంది లేదా కొంత ఆహారం తప్పనిసరిగా దొరుకుతుందని చెప్పండి కాలిబాట చివరిలో కొంత ఆహారాన్ని కనుగొనండి కాబట్టి ఇది ఎందుకు జరుగుతుందో మనం ఊఁ హించుకుందాం కొంత సమయం తరువాత మరికొన్ని చీమలు బయటకు వస్తాయి తరువాత ఏమి చేయాలి కాబట్టి ప్రారంభంలో 4 చీమలు కొంత సమయం 4 తర్వాత అక్కడ గడిపారు కాబట్టి వాదన కొరకు 4 ఎక్కువ చెప్పండి గూడు నుండి మరో 4 చీమలు బయటకు వస్తాయి కొన్ని కాలిబాటలను అనుసరించే అవకాశం ఉంది కొన్ని ఈ విధంగా వెళతాయి కొన్ని ఈ విధంగా వెళతాయి కొన్ని ఈ విధంగా వెళతాయి ఇప్పుడు ఈ ఆహారం దొరికిన ఈ చీమ అది ఏమి చేస్తుంది చాలా నిస్వార్థంగా ఇది తప్పనిసరిగా గూటికి తిరిగి తెస్తుంది కాబట్టి ఈ ఆహారాన్ని కనుగొన్న తర్వాత అది దాని స్వంత కాలిబాటను తిరిగి అనుసరిస్తుంది మరియు తిరిగి గూటికి వెళ్లి ఆహారాన్ని జమ చేస్తుంది కానీ ఈ ప్రక్రియలో అది ఒక ధోరణిని కలిగి ఉంటే అది తిరిగి వచ్చే మార్గంలో ఎక్కువ ఫేర్మోన్లను జమ చేస్తుంది కాబట్టి ఈ బాటలో ఫెరోమోన్ మొత్తం ఎందుకంటే మరింత ముఖ్యంగా ఇప్పుడు ఆ చీమకు అన్నింటిని ఫెరోమోన్ కాలిబాటకు కదిలించే ధోరణి ఉందని మీరు అనుకుంటే ఒక కాలిబాటలో ఎక్కువ ఫెరోమోన్ ఉంది చీమ దానిని అనుసరించే అవకాశం ఉంది బయటికి వచ్చే తదుపరి చీమ ఈ ఎంపికను మీ మూల దిశలలో ఎంచుకుని ఆ స్థలాన్ని అనుసరించే అవకాశం ఉంది మరోసారి చీమలు కాలిబాటతో పాటు వెళుతున్నాయని గమనించండి మార్గం వెంట జమ అవుతున్నాయని మరియు కాలిబాట బలంగా మారుతుంది చివరికి కొంతకాలం తర్వాత ఈ మొత్తం చీమల కాలనీ ఆహారానికి ప్రయాణించే ఒక కారవాన్ వెంట ఉప కారవాన్ అని మీరు కనుగొంటారు అందువల్ల ఇది వాస్తవ ప్రపంచంలో మీరు తప్పనిసరిగా గమనించిన సాధారణ ఫేర్మోన్ అంతే కాదు ఒక ప్రయోగం చేస్తే మీరు ఈ చీమల మార్గంలో ఒక అడ్డంకి పెట్టడానికి వెళితే మీరు అప్పుడు అవి కాలిబాటను అనుసరించలేము కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించలేము అవి వేర్వేరు దిశల్లోకి మళ్ళించడం ప్రారంభిస్తాయి కానీ చివరికి వాటిలో కొన్ని ఈ మార్గంలో తిరిగి వస్తాయి లేదా వాటిలో కొన్ని వారి కాలిబాట యొక్క విభిన్న పాస్లను కనుగొనవచ్చు కొన్ని తిరిగి కాలిబాటకు వస్తాయి మరియు విషయం ఏమిటంటే ఈ కాలిబాటకు తిరిగి వచ్చే చీమలు తప్పనిసరిగా వేగంగా చేస్తాయి కాబట్టి వారు కౌంట్ ప్యాక్ యొక్క అద్భుతాల లక్ష్యాలతో చీమ కంటే వేగంగా ఫెరోమోన్ కాలిబాటను ఏర్పాటు చేస్తారు ఈ వాస్తవం ఏమిటంటే చీమలు వేగంగా పనులు చేస్తాయి మరియు ఆ బాటలో ఎక్కువ చీమలు అనుసరించడం ఆప్టిమైజేషన్ ప్రక్రియగా చూడవచ్చువారు తక్కువ మార్గాలను కనుగొంటున్నందున చిన్నదైన మార్గాలు మొదట కనుగొనబడతాయి ఈ వాతావరణంలో తగినంత చీమలు ఉన్నాయని ఊహిస్తూ చిన్నదైన పాస్ మొదట కనుగొనబడుతుంది మరియు అవి మొదట అనుసరించబడతాయి మరియు మొదట బలోపేతం చేయబడతాయి ఆ కోణంలో చీమలు చాలా తరచుగా మంచి మార్గాలను ఆహార వనరులకు మరియు తిరిగి గూటికి తిరిగి వస్తాయని మీరు చూస్తారు ఇప్పుడు L వద్ద DORIGO వంటి మిస్ మూలాల సమూహం ఉంది ఇది యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అని పిలువబడే అల్గోరిథం యొక్క పరికరాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు మేము TSP సమస్య యొక్క ఉదాహరణతో చూస్తాము మరియు ఈ అల్గోరిథం పనిచేసే విధానం అనుసరిస్తుంది అది N నగరాలు మరియు M చీమలు ఉండనివ్వండి ఈ నగరాల్లో చీమలు యాదృచ్చికంగా ఒక రకమైన పంపిణీలో ఉన్నాయని మేము అనుకుంటాము మేము అనుసరించే ప్రాథమిక ప్రక్రియ ఏమిటంటే ప్రతి చీమ ఒక అత్యాశ పద్ధతిలో ఒక పర్యటనను నిర్మిస్తుంది పర్యటనలో N నగరాలు ఉంటాయి కాబట్టి ఇది N సమయ దశలను తీసుకుంటుంది మరియు ప్రతి చీమ అది నిర్మించే పర్యటనలో మనం ఫెరోమోన్ వద్ద మళ్ళీ ఉపయోగించే ఫేర్మోన్ను కూడా జమ చేస్తుంది కాబట్టి ఈ M చీమలన్నీ ఒక పర్యటనను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాయని మీరు ఊఁ హించవచ్చు ప్రయాణించే సేల్స్మెన్ సమస్య అంతా తక్కువ పర్యటనను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది ప్రతి చీమ ఒక గ్రేడి పద్ధతిలో ఒక పర్యటనను నిర్మిస్తుంది మరియు అది సృష్టించిన పర్యటనలో కొంత మొత్తంలో ఫెరోమోన్ను జమ చేస్తుంది కాబట్టి మేము పర్యటనను చూసే విధానం ఏమిటంటే ప్రతి చీమలు ఒక పర్యటనను నిర్మించిన తర్వాత N టైమ్ యూనిట్ల చివరిలో ఫెరోమోన్ మొత్తాన్ని పరిశీలిస్తాము మేము T i j లో పర్యటన నగరం నుండి నగరం కి కాబట్టి ఈT i j కి లింక్లోని ఫేర్మోన్ కోసం దానికి ముందు నగరం ని ఉపయోగిస్తాము అంటే ఇది i ఇది సిటీ j మరియు గమనించాలిన ఇతర విషయాలు తప్పనిసరిగా ఉన్నాయి దీనిపై ఫెరోమోన్ ఎంత ఉంది మీరు దీన్ని T i j ద్వారా సూచిస్తారు మరియు మేము ప్రతి N సమయ యూనిట్లలో దీన్ని నవీకరిస్తాము మీకు సమయం లో టౌ ఫెరోమోన్ తెలిస్తే మీరు ప్రతి తరువాత T N సమయంలో ఫేర్మోన్ను లెక్కించవచ్చు ఇది మునుపటి కాలం నుండి మిగిలి ఉన్న మొత్తం ఫెరోమోన్గా నవీకరించబడుతుంది గత పర్యటనలో చీమలచే జమ చేయబడిన కొత్త ఫేర్మోన్ మునుపటి కాలంలో జమ అయ్యే మొత్తం ఫేర్మోన్ ఆవిరైపోయే ధోరణిని కలిగి ఉంటుంది దానిలో కొంత ఆవిరైపోతుంది అని మేము అనుకుంటాము విలువ T సమయంలో ఏమైనప్పటికీ అది 1 మైనస్ ఆవిరైపోయిన కొంత విలువ పొందుతుంది దీనిని లాంబ్డా λ అని చెప్పండి టూర్ ఆపరేషన్ యొక్క గుణకం ని లాంబ్డా λ అని పిలుస్తాము కాబట్టి ఫెరోమోన్ ఎంత వేగంగా ఆవిరైపోతుందో లాంబ్డా మీకు చెబుతుంది లాంబ్డా ఎక్కువగా ఉంటే అది 1 కి దగ్గరగా ఉంటే లాంబ్డా తక్కువగా ఉంటే మొత్తం ఏదీ ఉండదని మీరు చూడవచ్చు మొత్తం 2 లో కొన్ని మిగిలివుంటాయని మరియు కొత్త ఫేర్మోన్ డిపాజిట్ అవుతుందని మీరు చూడవచ్చు మరియు మనం టౌ i j n అని పిలుద్దాం పెరుగుతున్న మొత్తం డెల్టాΔ టౌ i j అని చెప్పగలను ఆ సమయంలో T N గా చెప్పండి కాబట్టి ఇది ఫేరోమోన్ యొక్క పెరుగుతున్న మొత్తం మరియు చివరి చక్రంలో జమ చేయబడింది మరియు ఇది మొత్తం ఫెరోమోన్ యొక్క అవశేషాల కోసం మరియు ఈ మొత్తం ఎంత ఇది ప్రాథమికంగా మొత్తం చీమకు నేను 1 నుండి n కు సమానం ప్రతి చీమకు ఫేరోమోన్ మొత్తం జమ అయినప్పుడు k ఇక్కడ వాడండి k ఇక్కడ i n j ను ఉపయోగిస్తున్నాను ఇక్కడ k చీమ చేత జమ చేయబడింది కాబట్టి చివరి చక్రంలో జమ చేసిన మొత్తం ఫేర్మోన్ అన్ని చీమల ద్వారా జమ చేయవలసిన ఫేర్మోన్ మొత్తం మరియు ప్రతి చీమలకు ఈ పదం డెల్టాΔ టౌ 0 లేదా అంతకంటే తక్కువ మొత్తం విలువ 0 గా ఉంటుంది లేకపోతే ఈ టూర్లో h 2 0 కాబట్టి 2 కేసులు 0 ఒకవేళ చీమ అంచు i j ను పర్యటించకపోతే అది q L చేత విభజించబడిన విలువ k ఇక్కడ q మొత్తం స్థిరంగా ఉంటుంది అది ఈ గణనను నియంత్రించడానికి మనం ఉపయోగిస్తాము l k అనేది k చీమలలో ఈ చీమ k చేత కనుగొనబడిన పర్యటన కాస్ట్ కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వాస్తవ ప్రపంచ పరిస్థితి నుండి చీమ ఒక అంచున నిక్షేపించే ఫేర్మోన్ మొత్తం పర్యటన యొక్క పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది దీని అర్థం చీమలు తక్కువ పర్యటనలు డిపాజిట్ల యొక్క ఎక్కువ ఫేరోమోన్లను i j s లో ముగుస్తాయి మరియు నేను తక్కువ ఫెరోమోన్లో డిపాజిట్ వద్ద దొరికిన సుదీర్ఘ పర్యటనలను మారుస్తాను కాబట్టి తక్కువ పర్యటనలను కనుగొనే చీమలు ఇతర చీమలను ఆ నిజాన్ని అనుసరించడానికి ప్రోత్సహిస్తాయనే ఆలోచనను మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాము మరియు అందుకే చీమ ఎక్కువ ఫేర్మోన్ను జమ చేస్తుంది ప్రతి చక్రం చివరిలో ఫెరోమోన్ ఈ విధంగా నవీకరించబడుతుంది ఇప్పుడు నిర్మాణం చేయడానికి అత్యాశ యొక్క ఈ భాగాన్ని వదిలివేయండి యాంట్ వాస్తవానికి పర్యటనను ఎలా నిర్మిస్తుంది అనేది ప్రాథమికంగా ఒక సాధారణ యాదృచ్ఛిక ప్రక్రియ దీనిలో ఒక చీమ నగరాల సమితిని చూస్తుంది అది దానిని తరలించగలదు మరియు దానిని సమగ్ర పద్ధతిలో కదిలిస్తుంది కాబట్టి ఒక నగరంలోని చీమ నేను నగర j కి కదులుతామని అనుకుందాం మనం అనుకరణలో చేసినట్లుగా సమయం చూడండి 5301 కింది వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది ఆ అంచున ఉన్న ఫేర్మోన్ మొత్తం పవర్ ఆల్ఫా మొత్తానికి పెంచడానికి పరిశీలిస్తున్నది దీనిని ఎటా ఐ జె అని పిలుస్తారు ఇది పవర్ బీటా కాబట్టి మళ్ళీ ఆల్ఫా మరియు బీటా స్థిరంగా ఉంటాయి మీరు ఈ 2 కారకాల ప్రభావాన్ని నియంత్రిస్తే కాబట్టి 2 కారకాలు ఉన్నాయి T I J అనేది ఫేరోమోన్ మొత్తం ఈ T I J ను దృశ్యమానత అంటారు ప్రాథమికంగా అది ఆ అంచు కాస్ట్ కు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే నగరం j నగరానికి చాలా దగ్గరగా ఉంటే సర్దుబాటు చేస్తే మరియు ఈ ఎటా కారకం పెరుగుతుంది ఎందుకంటే ఇది కాస్ట్ కు విలోమానుపాతంలో ఉంటుంది మరియు తరువాత చీమలు కాబట్టి చీమలు నగరానికి దగ్గరగా ఉన్న ఒక నగరాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని ఈ కారకాలు చెబుతున్నాయి ఈ కారకం ఫెరోమోన్ ట్రయల్స్ ఎక్కువగా ఉన్న ఆ నగరానికి వెళ్ళడానికి చీమలు మంచివి ఆపై అవి వెళ్ళగలిగే అన్ని నగరాల మొత్తంతో విభజించబడిన ఈ 2 పారామితుల ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి T i h అంటే αa T i h అంటే β ఇక్కడ h అనేది అనుమతించదగిన నగరాల సమితి మరియు అనుమతించబడిన నగరాల ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటి దానిలో లూప్ను మూసివేయని నగరాలు గుర్తుంచుకోవాలి గ్రేడీ పద్ధతిలో పూర్తి పర్యటనను నిర్మించమని అడిగేటప్పుడు చీమల పూర్తి పర్యటన అని మేము కనుగొనే ప్రయత్నం ఇది నగరం నుండి నగరానికి వెళుతుంది మరియు ఏ సమయంలోనైనా ఆ నగరాలను కాబోయే గమ్యస్థానాలుగా మాత్రమే పరిగణిస్తుంది ఇది గతంలో పర్యటనను మూసివేయదు సమయం చూడండి 5524 కాబట్టి తప్పనిసరిగా ఈ చీమ ఏమి చేస్తుందో నేను ఈ ప్రదేశంలో కూర్చున్నాను మరియు ఇది మనకు లభించిందిఇక్కడ మేము పూర్తిగా కనెక్ట్ చేసే గ్రాఫ్ను ఇక్కడ TSP చేస్తున్నట్లుగానే ఊహిస్తున్నాము ఇది వేరే ఏ నగరానికి అయినా వెళ్ళవచ్చు కానీ మేము ఇప్పటికే పర్యటించని నగరాలను మాత్రమే ఎన్నుకుంటాము ఎందుకంటే మీరు మళ్ళీ లూప్ మూసివేయడం ఇష్టం లేదు కనుక ఇది ఇప్పటికే పర్యటించిన నగరానికి వెళ్ళలేము ఈ అనుమతించబడిన నగరాల సెట్లు మరియు అనుమతించబడిన నగరాల నుండి j సంభావ్యత అని పిలువబడే వాటిలో ఒకదానికి వెళ్లడం మరియు సంభావ్యత నిష్పత్తి 2 విషయం ఒకటి ఆ h పై ఫెరోమోన్ కాలిబాట ఎంత బలంగా ఉంది రెండవది ఆ కొత్త నగరం ప్రస్తుత నగరానికి ఎంత దగ్గరగా ఉంది ఎందుకంటే చివరికి మీరు అతి తక్కువ పాస్ను కనుగొనాలనుకుంటున్నారు సంక్షిప్త పాస్లో ఎల్లప్పుడూ సర్దుబాటు అవసరం ఇది చిన్న సర్దుబాటు అవసరం కాబట్టి ఇది చీమల కాలనీ ఆప్టిమైజేషన్ అల్గోరిథం మీరు చీమలను ఏర్పాటు చేసారు ప్రతి చీమ ఒక పర్యటనను నిర్మిస్తుంది ఈ పర్యటనలో ఆధారం నిర్మించబడింది ప్రతి చీమ అది కదిలిన ప్రతి అంచున కొంత మొత్తంలో ఫెరోమోన్ను జమ చేస్తుంది మరియు ఈ మొత్తం ప్రక్రియ ముగింపులో మేము మొత్తాన్ని నవీకరిస్తాము గ్రాఫ్లోని ప్రతి అంచున ఉన్న ఫేర్మోన్ కాబట్టి చీమలు ప్రయాణించే అంచులలో ఫెరోమోన్ అంచులు ఉంటాయి వాటిపై చీమలు ఉపయోగించటానికి తక్కువ వెతకడానికి ఎక్కువ ఫెరోమోన్ ఉంటుంది మరియు ఆ అంచులలో ఈ కారకం కారణంగా అవి అనుసరించడానికి ఎక్కువ చీమలను ప్రభావితం చేస్తాయి చివరికి చీమలన్నీ 1 కారవాన్ లాగా కదులుతున్నట్లయితే ఈ పరిస్థితిలో ఆదర్శంగా ఉంటుంది TSP లో కూడా 1 అన్ని చీమలు తప్పనిసరిగా 1 ప్రయాణించగలవని ఆశిస్తుంది మరియు మీరు ఈ చీమల కాలనీ ఆప్టిమైజేషన్ను ప్రభావితం చేయడానికి వ్యాయామం చేయడానికి మరియు చీమలు చిన్న పర్యటనకు కనీసం చిన్న సమస్యల కోసం ఎలా మారుస్తాయో చూడండి కాబట్టి మేము ఇక్కడ ఆగిపోతాము మరియు తరువాతి తరగతిలో మేము ఈ ఆప్టిమైజేషన్ నుండి దూరంగా వెళ్తాము మరియు మేము తిరిగి స్టేట్ ఆఫ్ స్పేస్ కి వెళ్తాము మరియు తప్పనిసరిగా తక్కువ పాస్లో కనుగొనటానికి డిటెర్మి నిస్టిక్ అల్గారిథమ్లను చూడటానికి ప్రయత్నిస్తాము